పునఃస్వాగతం ఈ ఉపన్యాసాల శ్రేణి లో ఇది చివరి మాడ్యుల్ మనము ఆప్ యాంప్ గురించి తెలుసుకొంటున్నాము మరియు ఆప్ యాంప్ ఉపయోగించి చాలా సర్క్యూట్ లని చూశాము మనము ఏమి ఉపయోగించాము ఆప్ యాంప్ ని ఒక ఇన్వర్టింగ్ యామ్ప్లిఫయర్ గా ఉపయోగించాము ఆప్ యాంప్ ని నాన్ ఇన్వర్టింగ్ యామ్ప్లిఫయర్ గా ఉపయోగించాము ఆప్ యాంప్ ని సమ్మింగ్ యామ్ప్లిఫయర్ గా ఉపయోగించాము ఆప్ యాంప్ ని ఇంటిగ్రేటర్ యామ్ప్లిఫయర్ గా ఉపయోగించాము ఇప్పుడు మనము ఆప్ యాంప్ ని డిఫరెన్షియేటర్ గా ఎలా ఉపయోగించాలో చూద్దాము ఆప్ యాంప్ ని యూనిటీ గెయిన్ యామ్ప్లిఫయర్ గా ఉపయోగించాము మనము వివిధ రకాలైన సమస్యలు ఎలా పరిష్కరించాలో మరియు పరిష్కారాలు తెలుసుకున్నాము చాలా వరకు మనము థియరీ తరగతులలో తెలుసుకున్నాము ప్రయోగ తరగతులలో భాగముగా వాటిని మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మీరు స్లైడ్లోకి తిరిగి రాగలిగితే మీరు చూసేది డిఫరెన్సియేటర్ కాబట్టి మీరు చివరి మాడ్యూల్ చూసినట్లయితే ఈ సర్క్యూట్ అమరిక ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అమరికకు వ్యతిరేకం గుర్తుంచుకోండి ఇంటిగ్రేటర్ను ఇక్కడే చూడండి కెపాసిటర్ ఇక్కడ ఉంది చూడండి కాబట్టి R మరియు C ల యొక్క స్థానాలను మార్చడం ద్వారా నేను ఇంటిగ్రేటర్ మరియు డిఫరెన్సియేటర్ సర్క్యూట్ను ఏర్పాటు చేయగలను కాబట్టి డిఫరెన్సియేటర్ డిఫరెన్సియేటర్ అంటే ఏమిటి డిఫరెన్షియేటర్ అనేది ఒక సర్క్యూట్ దీని యొక్క అవుట్పుట్ నెగెటివ్ డిఫరెన్షియల్ ఆఫ్ ఇన్పుట్ కి అనులోమానుపాతంలో ఉంటుంది డిఫరెన్సియేటర్ అనేది ఒక సర్క్యూట్ దీని అవుట్పుట్ ఇన్పుట్ యొక్క నెగెటివ్ డిఫరెన్షియల్ ఆఫ్ ఇన్పుట్ కి అనులోమానుపాతంలో ఉంటుంది ఇప్పుడు R మరియు C ద్వారా కరెంట్ ఒకే విధంగా ఉంటుంది ఇంటిగ్రేటర్ లాగా నా కరెంట్ ఇక్కడ మరియు ఇక్కడ ఉన్న కరెంట్ ఒకే విధంగా ఉంటుంది ప్రస్తుతము నేను కరెంట్ సమీకరణాన్నివ్రాయగలను కాబట్టి ఇక్కడ నుండి నేనువిలువను కనుగొనగలను ఇప్పుడు ఇచ్చిన సర్క్యూట్ కోసం ఈ సర్క్యూట్ కోసం చిత్ర పటములో చూపిన డిఫరెన్షియేటర్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ను నిర్ణయించండి ఇన్పుట్ వోల్టేజ్ 3 5 వోల్ట్లు మరియు సమయ స్థిరాంకం 1 5 మిల్లీసెకన్లు అని అనుకోండి ఇన్పుట్ వోల్టేజ్ యొక్క మరియు సమయ స్థిరాంకం యొక్క విలువలు తెలిసినచో అవుట్పుట్ వోల్టేజ్ ని కనుగొనవలసిన ఫార్ములా నాకు తెలుసు కాబట్టి ఇది చాలా సులభం ఎందుకంటే అని నాకు తెలుసు కనుక Vo విలువను R మరియు C విలువలు ప్రతిక్షేపించగా నాకు ఇప్పటికే తెలుసు Vin ఎంతో నాకు తెలుసు అప్పుడు నేను అవుట్పుట్ వోల్టేజ్ VO ని సులభముగా కనుక్కోవచ్చు మరియు మీరు దాన్ని పరిష్కరించినప్పుడు మీరు ఆ విలువను పొందుతారు కాబట్టి మీకు డిఫరెన్సియేటర్ యొక్క ఉదాహరణ ఇవ్వబడితే మీకు ఒక డిఫరెన్సియేటర్ యొక్క ఉదాహరణ ఇవ్వబడితే 1 వోల్ట్ పీక్ టు పీక్ 1000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కలిగిన సైన్ వేవ్ ని డిఫరెన్సియేటర్ కి ఇన్పుట్ గా వర్తించబడుతుంది క్రింద డిఫరెన్సియేటర్ యొక్క స్పెసిఫికేషన్ RF ఇవ్వబడింది C1 ఇవ్వబడింది అవుట్పుట్ తరంగ రూపాన్ని కనుగొనండి అవుట్పుట్ తరంగ రూపాన్ని కనుగొనండి కాబట్టి 1 వోల్ట్ పీక్ టు పీక్ విస్తృతి 1000 హెర్ట్జ్ పౌనఃపున్యము గల ఒక సైన్ వేవ్ ని డిఫరెన్సియేటర్ ఇనుపుట్ వద్ద నేను అనువర్తింపజేస్తే సరే మరియు RF విలువ ఏమిటో నాకు తెలుసు C 1 విలువ ఏమిటో నాకు తెలుసు అవుట్పుట్ తరంగ రూపాన్ని కనుగొనండి కాబట్టి ఈ విలువ ఇవ్వబడింది Vin సైన్ వేవ్ కదా సైన్ వేవ్ 1 వోల్ట్ కాబట్టి కాబట్టి వోల్టేజ్ డిఫరెన్సియేటర్ యొక్క అవుట్పుట్ ఈ విలువ ద్వారా ఇవ్వబడుతుంది నేను విలువ ప్రతిక్షీపించినప్పుడు అవుట్పుట్ తరంగరూపము ఇక్కడ చూపిన విధముగా మీరు కనుగొంటారు కాబట్టి మీ వద్ద ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఉంటే మీ అవుట్పుట్ తరంగ రూపము ఇది అవుతుంది కాబట్టి మనం మళ్ళీ డిఫరెన్షియేటర్ యొక్క ఇన్పుట్ వద్ద వేర్వేరు తరంగ రూపాలను వర్తింపజేయడం ద్వారా డిఫరెన్సియేటర్ యొక్క అవుట్పుట్ వద్ద వోల్టేజ్ వేర్వేరు తరంగ రూపాలను ఎలా పొందవచ్చో చూద్దాం సరేనా కాబట్టి మనం చూసినవి ఆప్ యాంప్ ని డిఫరెన్షియేటర్గా ఆ పై ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ని డిఫరెన్షియేటర్గా పనిచేయించటానికి ఒక ఉదాహరణను చూశాము కాబట్టి తరువాతి ఉపన్యాసంలో ఆప్ యాంప్ ను ఫిల్టర్గా ఉపయోగించడంపై దృష్టి పెడతాము ఆప్ యాంప్ ను ఫిల్టర్ సర్క్యూట్గా ఉపయోగించుకుంటాము కాబట్టి ఇప్పుడు ఆప్ యాంప్ ను అనేక అనువర్తనాలకు ఉపయోగించవచ్చు మరియు దాని అనువర్తనాల్లో ఒకటి ఫిల్టర్ కాబట్టి ఫిల్టర్లను ఎలా రూపొందించాలో మనము చూద్దాము మరియు ఫిల్టర్ సర్క్యూట్లు మరియు ఇలాంటి రకమైన ఈ రకమైన యాంప్లిఫైయర్ సర్క్యూట్లు ఇది ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్ సమ్మర్ రైట్ యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ అయినాఎలాచేయవచ్చో ఉదాహరణలు చూస్తాము బ్రెడ్బోర్డ్ పై ఆ సర్క్యూట్లను అమలుచేయవచ్చో లేదా సిములింక్ అని పిలువబడే సాఫ్ట్వేర్లో అనుకరణను ఎలా చేయగలమో కూడా చూస్తాము మరియు ఎలాగో మనము సరిగ్గాచూద్దాం మీరు ఎలాంటి పరికరాలను ఉపయోగించవచ్చు మరియు మీరు ఎలా ఆపరేషన్ యాంప్లిఫయర్ ఉపయోగించి ఒక నిర్దిష్ట సర్క్యూట్ను రూపొందించవచ్చు తద్వారా సర్క్యూట్ లను ఎలా అమలు చేయవచ్చనే దానిపై కొంచెం ఎక్కువ అవగాహన వస్తుంది కాబట్టి అప్పటి వరకు మీరు డిఫరెన్సియేటర్ అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు ఎలాగూ మీరు మరోసారి చూస్తారు డిఫరెన్షియేటర్ కోసం మనము సమస్యను పరిష్కరించగలమో తరువాతి ఉపన్యాసంలో ఆప్ యాంప్ ను ఫిల్టర్గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం అది పాసివ్ ఫిల్టర్ అయినా లేదా అది యాక్టివ్ ఫిల్టర్ అయినా మరియు అనేక రకాల ఫిల్టర్లు ఉన్నాయి తదుపరి ఉపన్యాసంలో మనం చర్చిస్తాము కాబట్టి అప్పటి వరకు మీరు మొత్తం ఉపన్యాసాన్ని చూస్తారు ఇక్కడ మీరు ఆప్ యాంప్ ను యాంప్లిఫైయర్గా ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకున్నారు కాబట్టి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి నేను మిమ్మల్ని తదుపరి ఉపన్యాసంలో చూస్తాను